అందరికీ నమస్కారం బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్లకు స్వాగతం టైటిల్ సూచించినట్లుగా ఈ కోర్సు సర్క్యూట్లకి సంబంధించినది కాబట్టి మనం చేసే మొదటి పని ఏమిటంటే సర్క్యూట్ల గురించి తెలుసుకోవడం ఎలక్ట్రికల్ సర్క్యూట్లు అనేవి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ యొక్క ఇంటర్ కనెక్షన్లు అని చెప్పాను ఇప్పుడు ఎక్కువ వివరించని దాని గురించి మేము మరిన్ని వివరాలను పొందుతాము కానీ ఎలక్ట్రికల్ సర్క్యూట్లలో ఏమి జరుగుతుందంటే ప్రవాహాలు మరియు వోల్టేజీలు ఉన్నాయి ఇవి ప్రాథమికంగా ఛార్జీలు మరియు క్షేత్రాల యొక్క కొన్ని ఇతర ప్రాతినిధ్యాలు కాబట్టి ఎలక్ట్రికల్ సర్క్యూట్లలో ఏమి జరుగుతుందంటే ఛార్జీలు కొన్ని మార్గాల్లో కదులుతాయి మరియు అవి కొన్ని ఉపయోగకరమైన విధులను నిర్వర్తించే ఆసక్తికరమైన మార్గాల్లో కదులుతాయి ఎలక్ట్రికల్ సర్క్యూట్లోని యాంత్రిక గాడ్జెట్ల మాదిరిగా కాకుండా మీరు కదిలే భాగాలను చూడలేరు అన్ని చర్యలు వైర్ల లోపల మరియు భాగాల లోపల ఛార్జ్ కదులుతుంది మరియు కొన్ని విలువలను తీసుకునే ఫీల్డ్లు మరియు ఎక్కడో మొదలైనవి జరుగుతాయి కాబట్టి యాంత్రిక గాడ్జెట్ల కంటే ఎక్కువ నైరూప్యత అవసరం కాబట్టి ఆ కారణంగా మనం ఛార్జ్ మరియు ఫీల్డ్ మరియు వోల్టేజ్ మరియు కరెంట్ వంటి నైరూప్య పరిమాణాలతో వ్యవహరించడం నేర్చుకోవాలి నైరూప్యత ద్వారా నేను అవి అవాస్తవమని కాదు నా ఉద్దేశ్యం ఏమిటంటే మీరు వాటిని నేరుగా చూడలేరు లేదా గ్రహించలేరు మెకానికల్ గాడ్జెట్లో మీరు వస్తువు కదులుతున్నట్లు చూడవచ్చు ప్రాథమికంగా విద్యుదయస్కాంత క్షేత్రాలు మాక్స్వెల్ యొక్క సమీకరణాల ద్వారా నిర్వహించబడుతున్నాయని మీకు తెలుసు విద్యుదయస్కాంతశాస్త్రం యొక్క కొన్ని ప్రాథమికాలను ఇప్పుడు మీ అందరికీ తెలుసు మాక్స్వెల్ ఇచ్చిన నాలుగు సమీకరణాలు విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రం మరియు ఛార్జ్ పంపిణీ మధ్య పరస్పర సంబంధాలను వివరిస్తాయి ఛార్జీలు మరియు ఫీల్డ్లతో ఏదైనా లెక్కలు చేయడం చాలా క్లిష్టంగా ఉందని ఇప్పుడు మీకు కూడా అనుభవం ఉంది ఇప్పుడు మేము చాలా క్లిష్టమైన సర్క్యూట్ కోసం దీన్ని ఖచ్చితంగా చేయలేము కాబట్టి మేము ఛార్జీలు మరియు ఫీల్డ్లతో నేరుగా వ్యవహరించము కానీ ఛార్జ్ లు మరియు ఫీల్డ్లను సమర్థవంతంగా అర్ధం చేసుకునే కొన్ని ఇతర సమానమైన ప్రాతినిధ్యాలు కానీ మేము నేరుగా ఛార్జీలు మరియు ఫీల్డ్లతో వ్యవహరించము కానీ మేము ఛార్జీలు మరియు ఫీల్డ్ ల ప్రత్యామ్నాయ ప్రాతినిధ్యాలలు అయిన కరెంట్ మరియు వోల్టేజ్ తో వ్యవహరిస్తాము ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఏమి జరుగుతుందంటే విద్యుత్ క్షేత్రం లేదా అయస్కాంత క్షేత్రం కావచ్చు క్షేత్రాలకు ప్రతిస్పందనగా ఛార్జీలు కదులుతాయి కానీ నేను చెప్పినట్లుగా మేము ఛార్జీలు లేదా ఫీల్డ్లను నేరుగా లెక్కించము ఇప్పుడు మనం చేయబోయేది కరెంట్ లు మరియు వోల్టేజ్లతో వ్యవహరించడం ఇది ఛార్జీలు మరియు విద్యుత్ క్షేత్రాలను ఒక విధంగా సమర్థవంతంగా సూచిస్తుంది ఇది అయస్కాంత క్షేత్రాలకు కూడా సంబంధించినది కావచ్చు కాబట్టి మేము కరెంట్ లు మరియు వోల్టేజ్లతో వ్యవహరిస్తాము ఇప్పుడు సాధారణంగా ఏమి జరుగుతుందంటే మీకు ఛార్జ్ పంపిణీ ఇవ్వబడుతుంది ప్రాథమికంగా ఛార్జ్ యొక్క ప్రాదేశిక పంపిణీ మరియు దాని నుండి మీరు మరెక్కడైనా క్షేత్రాలను లెక్కించవలసి ఉంటుంది మరియు ఇది సాధారణంగా చాలా సంక్లిష్టమైన బీజగణితాన్ని కలిగి ఉంటుంది ఇప్పుడు కొన్ని పరిస్థితులలో ఏదైనా ప్రాదేశిక పంపిణీని మీరు విస్మరించవచ్చు మనం మరింత ముందుకు వెళ్తాము ఏదైనా భాగం యొక్క ప్రాదేశిక విస్తరణ గురించి మేము చింతించము అని చూస్తాము మేము టెర్మినల్ లక్షణాలతో మాత్రమే వ్యవహరిస్తాము